స్వాగతం ఈ రోజు మనం కంపోజిషన్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి చర్చిద్దాము కాబట్టి చివరి ఉపన్యాసంలో కొన్ని ప్రాథమిక ఆపరేటర్లను చూశాము మరియు ఈ రోజు ఒకే క్వరీ లో ఒకటి కంటే ఎక్కువ ఆపరేటర్లను ఎలా ఉపయోగించవచ్చో అర్థం చేసుకుందాము మరియు దాని కోసం కొన్ని క్వరీలను కూడా చూస్తాము దీనిని కంపోజిషన్ ఆఫ్ ఆపరేటర్స్ అంటారు ఆపరేటర్లను ఒకదాని తరువాత ఒకటి వర్తింపచేయవచ్చు మరియు కంపోజిషన్ ఏ విధంగా జరుగుతుందో నిర్వచించాలి కాబట్టి ఇది తప్పనిసరిగా బహుళ ఆపరేషన్లను ఉపయోగిస్తుంది కాబట్టి ఉదాహరణకు r అంటే A B మరియు 1 1 1 2 అని పరిగణించండి ఇంతకుముందు మనం చూసిన ఇదే ఉదాహరణ మరియు s అంటే C D E తో 1 2 7 2 6 8 మరియు 5 7 9 గా ఉంది ఇప్పుడు మనము పనిచేస్తున్న ఆపరేషన్ ఇదే అనుకుందాం అది ఇప్పుడు ఇది ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది మొదట జరుగుతుంది ఇది జరుగుతోంది ఇది నంబర్ 1 ఆపరేషన్ ఆ తర్వాత ఇది జరుగుతుంది కాబట్టి ఇది నంబర్ 2 ఆపరేషన్ తప్పనిసరిగా ఏమి జరుగుతుందో ప్రారంభంలో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి A B C D E ప్రొడ్యూస్ చేయబడుతోంది మరియు అది మొత్తం 1 1 దాన్ని పూర్తి చేయడానికి నేను వ్రాస్తాను 2 6 8 1 1 5 7 9 1 2 1 2 7 1 2 2 6 8 1 2 5 7 9 కాబట్టి ఇదే ప్రొడ్యూస్ అవుతుంది అప్పుడు అదే విషయం ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మొదటిది స్కీమాను మారుస్తుంది రెండవది స్కీమాను మార్చదు మరియు రెండవది A C ఫై ఉన్న జవాబును ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మొదటిది సరైనది ఇది సరైనది ఇది తప్పు ఇది తప్పు ఇది మళ్ళీ సరైనది కాబట్టి 1 2 1 2 7 ఇది తప్పు ఇది తప్పు ఇది r యొక్క క్వరీ కు తుది సమాధానం ఆ ప్రాథమిక ఆపరేటర్ల సమితి గురించి పూర్తిగా తెలుసుకున్నాము కాబట్టి తదుపరి ఉదాహరణలను చూద్దాము కాబట్టి ఇప్పుడు మనము చూసిన ఆరు ప్రాథమిక ఆపరేటర్లను కొన్ని ఉదాహరణలతో చూద్దాము ఇక్కడ మనము బ్యాంకింగ్ అనే ఉదాహరణను చాలాసార్లు చాలాసార్లు ఉపయోగిస్తాము కాబట్టి ఉదాహరణను వివరిస్తాను ఇందులో ఆరు వేర్వేరు రిలేషన్స్ ఉన్నాయి మొదటిది బ్రాంచ్ కాబట్టి బ్రాంచ్ యొక్క అట్ట్రిబ్యూట్స్ గా బ్రాంచ్ నేమ్ బ్రాంచ్ సిటీ ఉన్నాయి కాబట్టి బ్రాంచ్ నేమ్ ఎక్కడ మరియు ఏ నగరంలో ఉంది రెండవది కస్టమర్ రిలేషన్ కాబట్టి కస్టమర్ నేమ్ మరియు కస్టమర్ సిటీ అని పరిగణించండి కాబట్టి కస్టమర్ ఏ సిటీ లో ఉన్నాడు మరియు ఈ విధంగా నేను ప్రాధమిక కీలను అండర్లైన్ చేస్తున్నాను కాబట్టి బ్రాంచ్ నేమ్ అనునది ప్రాధమిక కీ మరియు కస్టమర్ నేమ్ అనునది ప్రాధమిక కీ అప్పుడు ఒక అకౌంట్ ను పరిగణించండి కాబట్టి అకౌంట్ అక్కడ ఉన్న అన్నిఅకౌంట్ల గురించి కాబట్టి అకౌంట్ నేమ్ ప్రాధమిక కీ మరియు ఇది ఏ బ్రాంచ్ లో ఉంది కాబట్టి బ్రాంచ్ నేమ్ మీరు చూడగలిగిన బ్రాంచ్ నేమ్ అనేది ఫారిన్ కీ మరియు బ్యాలెన్స్ కాబట్టి ఫారిన్ కీ ను నీలిరంగు రంగును ఉపయోగించి హైలైట్ చేద్దాం ఆపై లోన్ అయిన తదుపరి విషయానికి వెళ్దాం ఇప్పుడు లోన్ అనేది అకౌంట్ వలే ఒకే రకమైన విషయం కానీ ఇది లోన్ నెంబర్ మరియు బ్రాంచ్ నేమ్ మరియు లోన్ అమౌంట్ మరోసారి ఇది ప్రాధమిక కీ మరియు ఇది ఫారిన్ కీ చివరగా అక్కడ రెండు విషయాలు ఉన్నాయి అవి డిపాజిటర్ డిపాజిటర్ అనేది ఏ కస్టమర్ అయితే ఈ కస్టమర్ నేమ్ తీసుకున్నాడో దానిని మరియు ఆ అకౌంట్ నెంబర్ లను కలిగి ఉంటుంది కాబట్టి రెండూ ప్రాధమిక కీలు మరియు రెండూ వాస్తవానికి ఫారిన్ కీలు దీని యొక్క సూక్ష్మ నైపుణ్యాలను తరువాత చూస్తాము కానీ చివరిది బార్రోవర్ బార్రోవర్ కు కస్టమర్ నేమ్ ఉంది కాబట్టి ఎవరు మరియు ఏ లోన్ తీసుకున్నారు కాబట్టి మరోసారి ఇవి ప్రాధమిక కీలు మరియు ఫారిన్ కీలు అవుతాయి ఈ విషయాలతో కొన్ని రకాల ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం ఈ విషయాన్ని ఉపయోగించడానికి ఈ భాగాన్ని ఉపయోగించుకుందాం మేము పరిష్కరించడానికి ప్రయత్నించే మొదటి ప్రశ్న ఏమిటంటే 100 లేదా అంతకంటే ఎక్కువ రూపాయల అన్ని లోన్ లను కనుగొనండి కాబట్టి దానిని ఎలా పరిష్కరించగలం ఇది లోన్ గురించి అడిగే ప్రశ్న అని మనం మొదట అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది మనం పరిశీలించాల్సిన లోన్ టేబుల్ మరియు తప్పనిసరిగా మనం ఉపయోగించాల్సిన అమౌంట్ అట్ట్రిబ్యూట్ ఉంది మరియు మనం ఈ పనిని చేయగలము లోన్ నుండి అన్ని టుపుల్స్ ఎంచుకోండి ఇక్కడ ఈ అమౌంట్ 100 ఈ క్వరీ పరిష్కరింపబడుతుంది కాబట్టి 100 లేదా అంతకంటే ఎక్కువ రూపాయలు ఉన్న అన్నిలోన్ లను కనుగొనండి ఇది ప్రతిదానికీ లోన్ నెంబర్ లను తిరిగి ఇస్తుంది కాబట్టి 100 లేదా అంతకంటే ఎక్కువ రూపాయలు పొందిన లోన్ ల యొక్క అన్ని లోన్ నెంబర్ లను కనుగొనండి ఇది ఒకే రకమైనది కానీ ఇప్పుడు ఏమి చేయాలి కాబట్టి ఇది ఒకే రకమైనదిగా ఉండాలి మీరు మొదట 100 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న అన్ని లోన్ లను కనుగొంటారు కాని మనకు లోన్ నెంబర్ మాత్రమే అవసరం దానిని లోన్ నెంబర్ లో ప్రొజెక్ట్ చేయండి అది ఇది లోన్ నెంబర్ లో ప్రొజెక్ట్ చేసే ముఖ్యమైన భాగం కాబట్టి ఇది మునుపటి క్వరీ నుండి లభించిన ముఖ్యమైన భాగం ఇప్పుడు కొంచెం క్లిష్టమైన క్వరీ ను పరిగణించండి కాబట్టి క్వరీ క్రిందిది అన్ని కస్టమర్ల నేమ్ లను కనుగొనండి లోన్ కలిగి ఉంటే ABC బ్రాంచ్ అని పరిగణించండి బ్రాంచ్ నేమ్ ABC ఇప్పుడు ముఖ్యమైన భాగం ఏమిటంటే అందరు కస్టమర్ల నేమ్ లను కనుగొనవలసి ఉంది మనం ఉపయోగించాల్సిన మొదటి విషయం ఈ టేబుల్ కస్టమర్ టేబుల్ కానీ దురదృష్టవశాత్తు కస్టమర్ టేబుల్ లో లోన్ గురించి ఎటువంటి సమాచారం లేదు కాబట్టిలోన్ కోసం మనము ఈ పట్టికను ఉపయోగించాలి ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఉంది కానీ మళ్ళీ ఏమి జరుగుతుందంటే బ్రాంచ్ టేబుల్ లో బ్రాంచ్ నేమ్ మొదలైనవి ఉంటాయి మరియు మనము కస్టమర్ నేమ్స్ ను మాత్రమే కనుగొనాలి ఈ టేబుల్ కు బదులుగా మనము ఈ టేబుల్ ను బార్రోవర్ ను ఉపయోగించవచ్చు ఎందుకంటే అది కస్టమర్ నేమ్ ను కలిగి ఉంటుంది మనము ఈ టేబుల్ కు బదులుగా ఈ టేబుల్ ను ఉపయోగించవచ్చు మరియు బార్రోవర్ మరియు lలోన్ ను ఏమైనా చేయవచ్చు ఇది మనం తీసుకోవలసిన కార్టిసియన్ ప్రోడక్ట్ అవుతుంది మనము బార్రోవర్ కార్టెసియన్ ప్రోడక్ట్ ను తీసుకుంటే కస్టమర్ నేమ్ లోన్ నంబర్ బ్రాంచ్ నేమ్ మరియు సాధ్యమయ్యే అన్ని లోన్ ల అమౌంట్ లభిస్తుంది కానీ ఇది స్పూరియస్ టుపుల్ అని పిలువబడేదాన్నిప్రొడ్యూస్ చేస్తుంది మనము ఇది కార్టెసియన్ ప్రోడక్ట్ ని చేస్తే దీనిని స్పూరియస్ టుపుల్ అని అంటారు ఎందుకంటే ఏమి జరుగుతుందంటే అది జరుగుతుంది కాబట్టి లోన్ నెంబర్ కు అనుగుణమైన కస్టమర్ నేమ్ ఉంటుంది కస్టమర్ నేమ్ C1ను లోన్ నంబర్ L1 కు అనుగుణంగా పరిగణించండి ఆపై ఇక్కడ లోన్ నంబర్ L2 ఉంది B2 మరియు A2 అని పరిగణించండి ఇది టుపుల్స్ C1 L1 L2 B2 A2 రూపం లో జనరేట్ చేస్తుంది ఇది ఉపయోగపడదు ఎందుకంటే లోన్ నెంబర్ లు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి మనం చేయవలసింది ఇదే లోన్ నెంబర్ అని నిర్ధారించుకోవడం కాబట్టి దాని కోసం మనం ఏమి చేస్తాం దీన్ని చేయటానికి బదులుగా మనం ఏమి చేస్తాం అంటే మనము ఈ టేబుల్ నుండి ప్రతిదీ సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ borrower loan number కాబట్టి నేను దానిని షార్ట్ హ్యాండ్ రూపం లో అని వ్రాస్తాను కాబట్టి దీనిని మనం ఈ టేబుల్ లో ఎంచుకోవాలి ఇది ఈ తరహా టుపుల్స్ను తొలగిస్తుంది మరియు ఇది తప్పనిసరిగా ఈ క్రింది రూపం యొక్క టుపుల్స్ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది ఇది మనకు అవసరం మరియు దీని అర్థం కస్టమర్ C1 లోన్ L1 ను కలిగి ఉంది మరియు లోన్ L1 కు అనుగుణంగా ఇది ఈ బ్రాంచ్ B2 లో ఉంటుంది మరియు అమౌంట్ A2 ను కలిగి ఉంది ఇప్పుడు మనము లోన్ లను మాత్రమే కనుగొనవలసి ఉంది ఇది ABC బ్రాంచ్లో ఉంది కాబట్టి మనం చేయవలసింది దీని పైన మరొక దానిని సెలక్ట్ చేయాలి ఇది ఒక భాగం ఇది మరొక భాగం మనం బ్రాంచ్ నేమ్ ABC ఉన్న ప్రతిదీ 𝜎 చేయాలి కాబట్టి మీరు బ్రాంచ్ నేమ్ ABC ను సెలెక్ట్ చేసుకోవాలి మరియు దానిని ఈ మొత్తం విషయంపై వర్తింప చేయాలి కాబట్టి ఇది జరుగుతుంది కాబట్టి ఈ క్వరీ కు ఇది పూర్తి సమాధానం అవుతుంది మేము ఇప్పుడు అన్ని కస్టమర్ల నేమ్స్ ను కనుగొనాలనుకుంటే ఇది ఇంకా పూర్తి కాలేదు అప్పుడు మనం ఇక్కడ మరికొన్ని లెవెల్స్ ను ఉంచాలి మరియు ఇక్కడ చేయటానికి ప్రయత్నించండి కాబట్టి ఇది మరొకటి ఇక్కడ మూడు బ్రాకెట్లు ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడ ఎక్కడో ఉంటుంది ఇది మనము చేయటానికి ఉపయోగిస్తాము ఎందుకంటే మనకు కస్టమర్ నేమ్ మాత్రమే కావాలి ముఖ్యంగా మనం కొంచెం క్రిందికి వెళితే ఇది మొత్తం క్వరీ ను వ్రాసే మార్గం ఇది మనము చేస్తున్న మొత్తం క్వరీకు సమాధానం అవుతుంది ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న మీకు లోన్ లు ఉన్న కస్టమర్ నేమ్స్ ను కనుగొనడం వంటివి చాలా ఉన్నాయి ఇక్కడ చాలా విషయాలు చిన్న చిన్న భాగాలుగా విభజించబడతాయి మరియు తరువాత ఒక్కొక్కటిగా పరిష్కరించబడతాయి మరియు మనం ఇలాంటి మరెన్నో క్వరీ లు పరిష్కరించవచ్చు ఉదాహరణకు మనము ABC బ్రాంచ్లో లోన్ కలిగి ఉన్నవారు అని చెప్పడానికి బదులుగా కస్టమర్స్ అందరూ ABC బ్రాంచ్లో లోన్ కలిగి ఉండికాని ఏ అకౌంట్ లేనివారు అని దీనిని ఉపయోగించవచ్చు మీరు చేయవలసింది ఏమిటంటే కస్టమర్కు అకౌంట్ లేదని మీరు నిర్ధారించుకోవాలి కాబట్టి మీరు ఈ డిపాజిటర్ల నుండి సెట్ డిఫరెన్స్ ను తీసుకోవాలి కాబట్టి డిపాజిటర్ దానితో సెట్ డిఫరెన్స్ ను చేయాలి మేము దీనిని మీకు ఒక అభ్యాసముగా ఇస్తున్నాము కాని ప్రాథమిక ఆలోచన ఏమిటంటే ఈ ఆరు ఆపరేటర్లను మాత్రమే ఎలా ఉపయోగించాలి వివిధ క్వరీ లను పరిష్కరించడానికి ఇవి ప్రాథమిక ఆపరేటర్లు ఇవన్నీ పూర్తయితే తదుపరి మాడ్యూల్లో మనం అడిషనల్ ఆపరేటర్ల గురించి చర్చిద్దాము